పేటెంట్ దరఖాస్తులో రకాలు పేటెంట్స్ చట్టం క్రింద మీరు సాధారణ దరఖాస్తు చేసుకోవచ్చు సాధారణ దరఖాస్తు అనేది పేటెంట్ మంజూరు చేయాలని ఆశించే ఒక దరఖాస్తు దీన్ని భారత పేటెంట్ కార్యాలయంలో దాఖలు చేయాలి ఇది భారతదేశంలో మాత్రమే పనిచేస్తుంది ఇది దేశీయ లేదా స్థానిక దరఖాస్తు వంటిది కాబట్టి మీరు ఒక సాధారణ దరఖాస్తును దాఖలు చేస్తే మీకు భారతదేశం యొక్క భూభాగంలో ఈ పేటెంట్ ను అమలు చేయదగిన హక్కు లభిస్తుంది దీన్ని డిఫాల్ట్ అప్లికేషన్ అంటారు ఇది సాధారణ దరఖాస్తు ఈ సాధారణ దరఖాస్తును దాఖలు చేసి పేటెంట్ పొందడం ద్వారా మీరు ఆ పేటెంట్ను భారతదేశ సరిహద్దుల్లో మాత్రమే అమలు చేయవచ్చు భారతదేశంలో మీరు కన్వెన్షన్ దరఖాస్తును కూడా దాఖలు చేయవచ్చు కన్వెన్షన్ దరఖాస్తు రెండవ రకం దరఖాస్తు మరియు ఈ దరఖాస్తు చేసే వెసులుబాటు ఇండియన్ పేటెంట్స్ యాక్ట్ క్రింద ఇవ్వబడింది భారతదేశం ప్యారిస్ సమావేశంలో పాల్గొంది కాబట్టి ఈ కన్వెన్షన్ దరఖాస్తును ఒక విదేశీ దేశంలో దాఖలు చేయవచ్చు ఆపై మీరు ఆ విదేశీ దరఖాస్తు నుండి ప్రాధాన్యత కోరుతూ భారతదేశంలో ఒక కన్వెన్షన్ దరఖాస్తును దాఖలు చేయవచ్చు అలా జరగాలంటే ఆ విదేశీ దేశం కూడా ప్యారిస్ సమావేశంలో పాల్గొని ఉండాలి కాబట్టి ఇది ఒక పద్ధతి ఈ పద్ధతి ద్వారా ప్యారిస్ సమావేశంలో సభ్యులైన దేశాలన్నింటిలో ఒక దరఖాస్తును దాఖలు చేయవచ్చు మరియు 12 నెలల వ్యవధిలో అదే ఆవిష్కరణ కోసం భారతదేశంలో కూడా ఒక దరఖాస్తుని దాఖలు చేయవచ్చు ఒకే ఆవిష్కరణ కోసం వేర్వేరు అధికార పరిధిలోని దరఖాస్తులను అనుసరించడానికి ఇది ఒక కాల వ్యవధిని ఇస్తుంది కాబట్టి మీరు భారతదేశంలో దాఖలు చేయగల రెండవ రకం అప్లికేషన్ ఈ కన్వెన్షన్ దరఖాస్తు ఇది వేరే దేశంలో దాఖలు చేసిన మునుపటి దరఖాస్తు ఆధారంగా భారతదేశంలో కూడా దాఖలు చేసిన ఫాలోఅప్ దరఖాస్తు ప్యారిస్ సమావేశానికి సంతకం చేసిన ఏ దేశంలోనైనా ఇది ఇంగ్లాండ్ కావచ్చు జర్మనీ కావచ్చు జపాన్ కావచ్చు ఈ దరఖాస్తు చేయవచ్చు మీరు భారతదేశంలో దాఖలు చేయగల మూడవ రకం దరఖాస్తు The Patent Cooperation Treaty ప్రకారం వచ్చిన ఒక అంతర్జాతీయ దరఖాస్తు ఇది కన్వెన్షన్ అప్లికేషన్తో సమానంగా పనిచేస్తుంది ఎందుకంటే భారతదేశం ఇప్పుడు PCT కార్యాలయాన్ని భారతదేశంలో ఏర్పాటు చేసింది అంతర్జాతీయ PCT దరఖాస్తులను భారత్ స్వీకరించవచ్చు యునైటెడ్ స్టేట్స్ లేదా యూరోపియన్ యూనియన్లో అంతర్జాతీయ PCT దరఖాస్తును దాఖలు చేసే ఖర్చును భారత దేశంలో అయ్యే ఖర్చుతో పోలిస్తే ఇది గణనీయంగా చాలా తక్కువగా ఉంటుంది మీరు భారతదేశంలో జాతీయ స్థాయిలో PCT దరఖాస్తు దాఖలు చేయవచ్చు మీరు చూసిన PCT అంతర్జాతీయ దరఖాస్తు భారతదేశంలో ఒక ప్రవేశ స్థానం ఇస్తుంది ఇక్కడ PCT అంతర్జాతీయ దరఖాస్తు చేసినా మీరు వివిధ దేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది మీరు వివిధ దేశాలను ఎంచుకోవచ్చు ఎంచుకున్న ప్రతీ దేశానికి మీరు వెళ్ళవచ్చు మీరు చేయవలసిన ఏకైక విషయం ఏమిటంటే మీరు ఈ దరఖాస్తులను ఆయా దేశాలలో వ్యక్తిగతంగా విచారించవలసి ఉంటుంది కాబట్టి PCT అంతర్జాతీయ దరఖాస్తు పేటెంట్ సహకార ఒప్పందానికి సంతకాలు చేసిన వివిధ దేశాలలోకి ప్రవేశ స్థానం ఇస్తుంది అయితే మీరు PCT మార్గం ద్వారా భారతదేశంలోకి ప్రవేశించాలనుకున్నప్పుడు PCT జాతీయ దశ దాఖలు చేయబడుతుంది మీరు యునైటెడ్ స్టేట్స్లో ఒక దరఖాస్తును దాఖలు చేయాలని అనుకోండి 12 నెలల్లో మీరు యునైటెడ్ స్టేట్స్ పేటెంట్ కార్యాలయాన్ని PCT కార్యాలయంగా ఎంచుకొని PCT దరఖాస్తును దాఖలు చేస్తారు కాబట్టి PCT క్రింద మీ అంతర్జాతీయ అప్లికేషన్ యునైటెడ్ స్టేట్స్లో ప్రారంభమవుతుంది ఇప్పుడు అనుమతించిన వ్యవధిలో మీరు భారతదేశంలోకి ప్రవేశించవచ్చు మీరు భారతదేశంలోకి ఎలా ప్రవేశిస్తారు యునైటెడ్ స్టేట్స్లో ప్రాధాన్యతను పేర్కొంటూ PCT అంతర్జాతీయ దరఖాస్తును ఉపయోగించడం ద్వారా మీరు ప్రవేసించ వచ్చు కాబట్టి PCT మార్గం ద్వారా భారతదేశంలో ఫాలో అప్ జరుగుతుంది PCT మార్గాన్ని ఉపయోగించి భారతదేశంలో ఫాలో అప్ జరిగినప్పుడు మనం దీనిని PCT జాతీయ దశ అనువర్తనం అని పిలుస్తాము ఇది ఒక జాతీయ దశ లేదా PCT దరఖాస్తును అనుసరించడం ఇక్కడ మీరు ప్రాధాన్యత తేదీ నుండి 30 నెలలలోపు భారతదేశంలోకి ప్రవేశిస్తారు తద్వారా ఈ జాతీయ దశ దరఖాస్తు ఇప్పుడు భారతీయ మంజూరు అవుతుంది కాబట్టి మీరు భారతదేశంలో దాఖలు చేయగల నాల్గవ రకం దరఖాస్తు ఇది ఐదవ రకం దరఖాస్తు 'అదనంగా ఇవ్వబడే పేటెంట్' కోసం చేసే దరఖాస్తు మీకు ఇప్పటికే భారతదేశంలో ఒక ఆవిష్కరణ ఉంది దానికి పేటెంట్ మంజూరు చేయబడింది లేదా దాఖలు చేయబడింది మరియు ఇప్పుడు మీరు ఇప్పటికే ఉన్న ఆవిష్కరణకు సవరణలతో కొన్ని మెరుగుదలలు చేశారు 'అదనంగా ఇవ్వబడే పేటెంట్' ద్వారా మీరు మెరుగుదలలు మరియు మార్పులను కలపవచ్చు దీనికి క్రొత్త దరఖాస్తును దాఖలు చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే ఇది ఇప్పటికే ఉన్న ఆవిష్కరణపై మార్పు లేదా మెరుగుదల మాత్రమే కాబట్టి 'అదనంగా ఇవ్వబడిన పేటెంట్' పాత ఆవిష్కరణలలోని మెరుగుదలలను కలపడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది అదనంగా ఉన్న పేటెంట్ మునుపటి ఆవిష్కరణతో పాటు ఉంటుంది మరియు ఇది ప్రధాన ఆవిష్కరణతో పాటు ముగుస్తుంది దీని వలన అదనంగా మీకు పేటెంట్ రాదు ఇది ఒక ప్రధాన ఆవిష్కరణతో పాటు నడుస్తుందిఅంతే మీరు తరువాతి కాలంలో మెరుగుదలలు మరియు మార్పులతో ముందుకు వచ్చినందున పేటెంట్ చట్టం ఆ రెండింటిని కలిపి ఉంచడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది కాబట్టి ఇది మీరు దాఖలు చేయగల ఐదవ రకం దరఖాస్తు ఆరవ రకం దరఖాస్తు కూడా ఉంది దాన్నే డివిజనల్ దరఖాస్తు అంటారు ఈ రకపు దరఖాస్తు ఒక ఆవిష్కరణను విభజించడానికి దాఖలు చేయబడుతుంది ప్రతి దరఖాస్తులో ఒకే ఒక ఆవిష్కరణ మాత్రమే ఉండాలని చట్టం కోరుతోంది కాబట్టి మీరు ఒకటి కంటే ఎక్కువ ఆవిష్కరణలతో ఒక దరఖాస్తును దాఖలు చేస్తారు అప్పుడు మీరు దానిని స్వచ్ఛందంగా దరఖాస్తులతో విభజించవచ్చు ప్రతి దరఖాస్తు ఒక ఆవిష్కరణను కవర్ చేస్తుంది పేటెంట్ కార్యాలయం మీ దరఖాస్తులో ఒకటి కంటే ఎక్కువ ఆవిష్కరణలు ఉన్నాయని చెప్పవచ్చు దీనిని ఆవిష్కరణ యొక్క ఐక్యత అంటారు అప్పుడు మీరు ఒక ఆవిష్కరణకు ఒక దరఖాస్తును మాత్రమే దాఖలు చేయవచ్చు పేటెంట్ కార్యాలయం మీ అప్లికేషన్ ఒకటి కంటే ఎక్కువ ఆవిష్కరణలను కలిగి ఉంది మరియు దానిని విభజించమని అడగ వచ్చు అప్పుడు డివిజనల్ దరఖాస్తును దాఖలు చేయడం ద్వారా ఆ పనిని నెరవేర్చుకోవచ్చు